అయస్కాంత క్షేత్రం లో ఈ మార్పును మీరు ఎలా కొలుస్తారు మనం ఇక్కడ ఉన్న ఈ చక్కని సెటప్కు తిరిగి వెళ్దాం మరియు దీనిపై దృష్టి పెడదాం అయస్కాంత క్షేత్రం లో మార్పును ఇక్కడ అమర్చిన ఈ అయస్కాంతాల ద్వారా కొలవవచ్చు ఇక్కడ అమర్చిన ఈ అయస్కాంతాలను మరియు ఆర్క్ లను మీరు చూడవచ్చు మరియు ఈ ఆర్క్ వాస్తవానికి అయస్కాంత క్షేత్రం లో మార్పును కొలుస్తాయి మేము ఉష్ణోగ్రత మార్పుకు వీటికి గల సంబంధం కనుక్కోబోతున్నాము కాబట్టి దీన్ని చేయడానికి ఇది మంచి మార్గం మీకు అయస్కాంత క్షేత్రం లో మార్పు ఉంటే మీరు అయస్కాంతాలను చూడాలి వివిధ రకాల అయస్కాంతాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన మెజర్మెంట్ కండిషనింగ్ ప్రకారం అటువంటి కొలత కోసం మీరు సరైన పరిమాణం మరియు అయస్కాంత రకాన్ని ఎంచుకోవచ్చు మీరు చేయవలసిన ఎలక్ట్రానిక్ కండిషనింగ్ మరియు ఈ కొలత చేయడానికి అవసరమైన సర్క్యూట్ కూడా చాలా ప్రభావవంతంగా ఎంచుకోవచ్చు అందుబాటులో ఉన్న అయస్కాంతాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవానికి 3 రకాల అయస్కాంతాలు ఉపయోగించవచ్చు అయస్కాంత రకాల్లో ఒకటి నియోడైమియం అయస్కాంతాలు Nd Fe B అని వ్రాయబడ్డాయి ఇటువంటి అయస్కాంతాలను సాధారణంగా నియోడైమియం అయస్కాంతాలు అంటారు అప్పుడు సమారియం కోబాల్ట్ ఉన్నాయి అనగా Sm Co అయస్కాంతాలు అప్పుడు మీకు Al Ni Co అయస్కాంతాలు ఉన్నాయి అంటే Al Ni Co అయస్కాంతాలు ఆపై మీకు సిరామిక్ అయస్కాంతాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు కానీ ఇక్కడ సమస్య ఉంది అయస్కాంత క్షేత్రంలో మార్పుకు అనుగుణంగా చాలా నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉన్న అయస్కాంత రకాన్ని మీరు ఎంచుకోవాలి ఇది ఉష్ణోగ్రత యొక్క మార్పుకు అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే మీరు బేరింగ్ ఉష్ణోగ్రతని చూస్తున్నారు దీని కోసం మీరు చాలా ముఖ్యమైన ఈ అయస్కాంతంతో సంబంధం ఉన్న కోర్సివిటీ ను చూడాలి మీరు టెంపరేచర్ కోఎఫిషిఎంట్ ను కొలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కోర్సివిటీ ముఖ్యం ఇది ఒకే పదం అని అనుకుంటాను నేను దానిని సంక్షిప్తీకరిస్తాను కాబట్టి టెంపరేచర్ కోఎఫిషిఎంట్temperature Coefficient సాధారణంగా నియోడైమియం అయస్కాంతం ఇది కొంత సంఖ్యలో అత్యధిక కోర్సివిటీ కలిగి ఉంటుంది మరియు అది 30 అని అనుకుందాం మరియు కోర్సివిటీ యొక్క యూనిట్ ఏమిటో గుర్తించనివ్వండి మరియు దీనికి టెంపరేచర్ కోఎఫిషిఎంట్ temperature Coefficient కూడా ఉంది ఇది 0 11 oC ఈ మైనస్ గుర్తు ఎందుకు ఉందో మీరు కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇది 0 11 oC గా ఎందుకు వ్రాయబడిందో తెలుసుకోవడానికి మీరు కొంచెం ఆలోచించాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్న బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలవాలి అని మీరు చెబితే అంటే బాల్ బేరింగ్ మరియు ఇది నేను ఎంచుకోవలసిన అయస్కాంతం మీరు IoT ల కోసం IT డిజైన్ల గురించి మాట్లాడేటప్పుడు మీరు వాస్తవానికి అన్ని సమయాలలో ఎంపికల గురించి మాట్లాడుతున్నారని మీరు ఇప్పటికే చూడవచ్చు డిజైన్ అంటే మీరు ఒక ఎంపిక లేదా ఒక నిర్దిష్ట మార్గం గురించి మాట్లాడలేరు డిజైన్ చాలా ఆప్టిమల్ గా ఉండాలి డిజైన్ మీరు చూస్తున్న అవసరానికి తగినట్లుగా ఉండాలి ఇక్కడ మళ్ళీ మీరు చూస్తారు రూపకల్పనలో మీరు ఉష్ణోగ్రతలో మార్పును కొలిచే ఉద్దేశ్యంతో అయస్కాంతాలను ఉపయోగించాలనుకున్నారు మరియు దాని కోసం అక్కడ నాలుగు వేర్వేరు అయస్కాంతాలు నియోడైమియం సమారియం కోబాల్ట్ Sm Co Al Ni Co మరియు సిరామిక్ మీరు వాటిలో ఒకదాన్ని ఎన్నుకోవాలి మరియు దీని అర్థం డిజైన్ కేవలం ఒక కోణాన్ని చూడటం కాదు కానీ మీరు డిజైన్ ప్రత్యామ్నాయాలను చూస్తూనే ఉండాలి మరియు సాధ్యమైనంత ఉత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ పద్ధతి ఎందుకు చాలా సరైనది మరియు ఈ పద్ధతి ఎందుకు ఎంచుకోబడిందని మీరు అనుకోవచ్చు నాన్ ఇన్వాసివ్ ఉష్ణోగ్రత పద్ధతి వ్యవస్థకు చెందిన కొన్ని ఉష్ణోగ్రత సెన్సార్ పద్ధతిని ఎందుకు ఎంచుకోము మేము దీన్ని ఎందుకు చేయకూడదనుకుంటున్నామో సెటప్కు తిరిగి వెళ్లడం ద్వారా కనుగొనవచ్చు ఎందుకంటే చాలా తరచుగా ఈ బేరింగ్లు మీరు పవర్ ని బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్న చోట లేదా ఏదైనా తిరిగే వ్యవస్థలలో లోతుగా పొందుపరచబడి ఉంటాయి మీరు వాటి పరిస్థితిని అంచనా వేయడం కోసం వాటిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నారు అవన్నీ లోతుగా పొందుపరచబడి కొన్ని వ్యవస్థలలో ఉంటాయి కాబట్టి కేసింగ్ యొక్క ఆవరణను కొలవడానికి ఏదైనా నాన్ ఇన్వాసివ్ కొలిచే పద్ధతిని ఉపయోగించాలి ఇది వాస్తవానికి బేరింగ్ ను నేరుగా కొలవడం లేదు గుర్తుంచుకోండి బేరింగ్ యొక్క అంతర్గత రేస్ పై ఉంచబడిన ఈ అయస్కాంతాలను మీరు చూస్తారు మరియు ఉష్ణోగ్రత మరియు అయస్కాంత క్షేత్రాన్ని నేరుగా చదవడానికి మీకు కొలిచే వ్యవస్థ ఉంది ఈ బోర్డు నుండి వచ్చిన దాన్ని మీరు ఎలా సంగ్రహిస్తారు ఇది హాల్ సెన్సార్ మరియు ఈ ఎలక్ట్రానిక్స్ అయస్కాంత క్షేత్రం లో మార్పును కొలుస్తుందని మీరు చూడవచ్చు మీరు ఇనీషియల్ మాగ్నెటిక్ ఫీల్డ్ చదవడం ప్రారంభించండి మరియు బేరింగ్ సరిగ్గా లేకుంటే ఈ హాల్ సెన్సార్ ఎలక్ట్రానిక్స్ ద్వారా నేరుగా సంగ్రహించబడిన అయస్కాంత క్షేత్రంలో మార్పు ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇప్పుడు అవసరమైన కమ్యూనికేషన్ యూనిట్లకు జతచేయబడతాయి మరియు మొదలగునవి ఈ విధమైన బోర్డు గురించి మేము ప్రస్తావించాము మరియు ఈ వైర్లను ఈ వ్యవస్థకు నేరుగా అనుసంధానించడానికి ఇంటర్ఫేస్లను కలిగి ఉన్న ప్రయోగశాలలో మేము అభివృద్ధి చేసిన పిసిబి ఇది అని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ ఇది సూపర్ కెపాసిటర్ లేదా అల్ట్రా కెపాసిటర్ ఈ బేరింగ్ ఉష్ణోగ్రతను కొలవడానికి ఇవి శక్తినినిల్వ చేస్తాయి వీటి వెనుక అవసరమైన అన్ని పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్లు మరియు కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉన్నాయి ఈ కమ్యూనికేషన్ మాడ్యూల్ గురించి కొంచెం వివరంగా చూద్దాం ఇక్కడ ఒక చిన్న వ్యవస్థ ఉంది మీరు దీన్ని ఈ విధంగా లేదా ఈ విధంగా ఉంచాలనుకోవచ్చు స్లైడ్ సమయం చూడండి 0841 కాబట్టి ఇక్కడ ఉన్న ఈ చిన్న తెల్ల భాగం బ్లూటూత్ లో ఎనర్జీ మాడ్యూల్ యొక్క చిప్ యాంటెన్నా ఇది ఈ SOC లో కలిసిపోయింది ఈ SOC ఒక చిప్లోని వ్యవస్థ దీనిని నార్డిక్ సెమీకండక్టర్ అనే సంస్థకి చెందినది స్లైడ్ సమయం చూడండి 0908 కాబట్టి నేను NRF 51822 అని పిలువబడే ఈ చిప్ను కొనుగోలు చేసిన సంస్థ పేరు నుండి నార్డిక్ సెమీకండక్టర్ను వ్రాస్తాను ఇది చాలా ప్రాచుర్యం పొందిన మైక్రోకంట్రోలర్ కాని నేను ఈ దశలో ఈ మైక్రోకంట్రోలర్ యొక్క వివరాలలోకి వెళ్ళను మీకు చెప్పాలంటే ఈ వ్యవస్థలో మైక్రోకంట్రోలర్ ఉంది మరియు బ్లూటూత్ లో ఎనర్జీ రేడియో ఉంది ఇది వ్యవస్థలో కలిసిపోయింది మీకు తెలిసినట్లుగా బ్లూటూత్ లో ఎనర్జీ 2 4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన ISM బ్యాండ్ ను ఉపయోగిస్తుంది ఇది 2 4 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేస్తుంది మరియు దీనిని స్మార్ట్ బ్లూటూత్ అని కూడా పిలుస్తారు 0 వ్యవస్థ ఇది ఇప్పుడు అభివృద్ధి చెందింది వాస్తవానికి ఇది సరికొత్తగా మారింది కాబట్టి నేను వ్రాస్తాను ఇది సరికొత్తది మరియు ఇప్పుడు 5 0 BLE కి మారింది నేను కొంచెం తరువాత ఈ వివరాల్లోకి ప్రవేశిస్తాను కాని విభిన్న సంస్కరణలు ఉన్నాయి 0 ఉంది ఆపై నేను 4 X అని చెప్తాను ఇది ప్రాథమిక 4 0 కు కొన్ని మెరుగుదలలను కలిగి ఉంది ఇది సంవత్సరాలుగా జరిగింది నేను చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏమిటంటే ఈ వ్యవస్థపై నేను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్న ఈ ఉష్ణోగ్రత నియోడైమియం అయస్కాంతాలచే గుర్తించబడింది ఇది నేను మునుపటి చార్టులో వివరించాను మరియు చూపించాను అవి ఈ బేరింగ్కు అనుసంధానించబడి హాల్ సెన్సార్లను ఉపయోగించి అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పును గుర్తించాయి మరియు ఈ చక్కని చిన్న SOC తో ఇంటర్ఫేస్ చేయబడతాయి కాబట్టి ఇది ఒక మంచి ఐయోటి వ్యవస్థ అని మీరు చూడవచ్చు ఇది బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రత పరిస్థితిని కొలవడానికి మరియు పర్యవేక్షించడానికి ఒక అద్భుతమైన మార్గం పేపర్లో పేర్కొన్నట్లు ఈ పూర్తి వ్యవస్థను నిర్మించడానికి మనకు ప్రేరణనిచ్చింది నేను ఈ బోర్డు యొక్క కొన్ని ఫలితాలను పరిశీలిస్తాను కాని నేను ముగించే ముందు ఈ బోర్డు లో ఉన్నవి ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఈ బోర్డు యొక్క చిత్రాన్ని గీస్తాను కాబట్టి నేను తిరిగి వెళ్లి ఈ బోర్డులో ఉన్నవాటిని గిస్తాను ఈ NRF 51822 లో ఉన్న ఈ బోర్డు మరియు ఈ 51822 వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం బ్లూటూత్ లో ఎనర్జీ మాడ్యూల్ కలిగి ఉందని నేను పేర్కొన్నాను మొబైల్ ఫోన్ అనువర్తనం లేదా బహుశా డ్రైవర్ యొక్క డాష్బోర్డ్ నేను తిరిగి వెళ్లి ఇది ఆటోమొబైల్లో ఒక భాగమైన బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రత ఆటోమొబైల్ డ్రైవర్ యొక్క డాష్బోర్డ్లో కొలుస్తారు మరియు ప్రదర్శించబడుతుంది ఈ బాల్ బేరింగ్ ఫ్యాక్టరీ సెటప్లోని వర్క్షాప్లో భాగం ఇక్కడ లాత్స్ లేదా లాత్ సిస్టమ్లో మిల్లింగ్ మెషిన్ ఉన్నాయి మోటారుతో రొటేటింగ్ సిస్టం ఉన్న చోట ఎక్కడైనా తిప్పడానికి ఈ బాల్ బేరింగ్లు చాలా ఉన్నాయి వేర్వేరు పరిమాణాలు ఉన్నాయి మరియు ఏదైనా రొటేటింగ్ మెషినరీ కు ఈ బాల్ బేరింగ్ అవసరం దీని ఉష్ణోగ్రతను ఆపరేటర్ పర్యవేక్షిస్తారు పరికరాలు ఎలా పని చేస్తున్నాయో ఆపరేటర్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అతని చేతిలో మొబైల్ ఫోన్ ఉండి ఉండవచ్చు మరియు ఏదైనా క్లిష్టమైన పారామితులు అతని మొబైల్ ఫోన్లో నేరుగా ప్రదర్శించబడతాయి ఈ IoT వ్యవస్థలో అతను అనేక క్లిష్టమైన పారామితులను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్న ఒక పరికరం ఉంది ఇక్కడ ప్రస్తావించబడిన బోర్డు యొక్క కొత్తదనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది బ్యాక్ మరియు ఫ్రంట్ పోర్షన్స్ చేయగలదు నేను తిరిగి వెళ్లి ముఖ్యమైన విషయాలు ఏమిటో వ్రాస్తాను ఈ 'NRF'కి శక్తినివ్వాలి అంటే దానికి' VDD" గ్రౌండ్ 'అవసరం కాబట్టి ఇది 'VDD' మరియు 'గ్రౌండ్' ఒక మంచి విషయం ఏమిటంటే ఈ NRF హాల్ సెన్సార్ నుండి దాని ఇంటర్ఫేస్ల ద్వారా డేటాను సంగ్రహిస్తుంది ఇది అనలాగ్ ఇంటర్ఫేస్ అయితే అది అనలాగ్ నుండి డిజిటల్ కన్వర్టర్ ఇంటర్ఫేస్ ద్వారా ఉంటుంది ఒకవేళ అది జెనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ GPIO ద్వారా లేదా ఏదైనా డిజిటల్ బస్ ఇంటర్ఫేస్ల ద్వారా ఉంటే అది డిజిటల్ బస్సులు అయిన SPI లేదా I2C ఇంటర్ఫేస్ల ద్వారా కావచ్చు ఇది ADC అనలాగ్ ఇంటర్ఫేస్ కావచ్చు ఇది 1 లేదా 0 యొక్క సాధారణ బైనరీ స్టేటస్ కావచ్చు ఇది 'GPIO' ద్వారా రావచ్చు కాబట్టి నేను దీన్ని కదిలిస్తాను తద్వారా నేను ఈ చిత్రాన్ని బాగా గీయగలను ఇది 'గ్రౌండ్' మరియు ఇది GPIO ఇది 'ADC' మరియు ఇది "SPIO" లేదా I2C కాబట్టి 'ADC' ఇక్కడ వ్రాయబడింది నేను ప్రదర్శించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ చిత్రాన్ని మెరుగుపరుస్తాను కాబట్టి ఇది 'ADC' ఇది 'SPIO' మరియు ఇది 'GPIO' ఆ బోర్డు యొక్క కొత్తదనం ఏమిటి కొత్తదనం నిజానికి ఈ బోర్డుకి శక్తి నిచ్చే మార్గం ఈ బోర్డు కోసం ఈ విద్యుత్ బోర్డు విద్యుత్ సరఫరా లేదా విద్యుత్ VDD ను వ్యవస్థ నుండే ఇవ్వగలగడం కాబట్టి నేను ఈ విషయం మీకు చూపిస్తాను మీ దృష్టి పెట్టడానికి ఈ బ్లాక్ అత్యంత క్లిష్టమైన బ్లాక్ మరియు ఇది శక్తిని సేకరిస్తుంది ఇది ఎలా సేకరిస్తోంది మనకు ఎలా తెలుసు ఉత్సుకతను సంతృప్తి పరచడానికి మనం తిరిగి వెళ్లి ఈ బోర్డుని చూద్దాం మరియు ఈ వ్యవస్థను చూద్దాం నేను ఈ వ్యవస్థకు ఏమి చేసాను అంటే ఈ అయస్కాంతాలు వాటికి అనుసంధానించబడి ఉన్నాయి మరియు బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్ కు దెగ్గరగా ఉన్నాయి ఇది నేను చివరిసారి చెప్పాను మీరు జాగ్రత్తగా చూస్తే ఇది హాల్ సెన్సార్ ఎలక్ట్రానిక్స్ మరియు దీనికి అనుసంధానించబడిన ఈ కాయిల్ ఉంది నేను దాన్ని తిప్పి వేరే కోణంలో చూపిస్తాను ఇది మీరు చూసే కాయిల్ మరియు ఇది బేరింగ్ల యొక్క ఉష్ణోగ్రతను గ్రహించే ఉద్దేశ్యంతో జతచేయబడిన ఈ 'నియోడైమియం అయస్కాంతాలు' కారణంగా కొంత విద్యుత్తు మరియు కొంత శక్తిని ప్రేరేపిస్తుంది

కొలవడం మాత్రమే కాదు కొంత శక్తి వోల్టేజ్ మరియు కొంత మొత్తంలో పవర్ని ప్రేరేపించడానికి మీరు ఈ నియోడైమియం అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు ఈ కాయిల్ నుండి ఇది ఇక్కడ అనుసంధానించబడి ఉంది ఇది కాయిల్ మీరు ఇక్కడ నీలిరంగు చూడవచ్చు ఇది మీకు కొంత పవర్ ని ఇస్తుంది ప్రతిసారీ ఈ బేరింగ్ తిరిగినప్పుడు ఇది ఇక్కడ కొంత వోల్టేజ్ ను ప్రేరేపిస్తుంది కాబట్టి కొంత మొత్తంలో పవర్ తీసుకోబడుతుంది మరియు ఈ 'పిసిబి' ని ఉపయోగించి మీరు ఆ పవర్ ని కండిషన్ చేస్తారు దానిపై మీకు' AC'అవుట్పుట్ ఇస్తుంది ఇంకా PCB పై ' డయోడ్లు 'ఉన్నాయి సూపర్ కెపాసిటర్ అయిన ఈ కెపాసిటర్ లో సరఫరాను రెక్టిఫై చేయడం ద్వారా మరియు ఆ శక్తిని నిల్వ చేయడం ద్వారా ఉష్ణోగ్రత కొలత కోసం హాల్ సెన్సార్ను శక్తివంతం చేసే ప్రయోజనాల కోసం మేము ఈ శక్తిని ఉపయోగిస్తాము కాబట్టి మీరు మొదట వ్యవస్థను తిప్పడం ద్వారా మొత్తం విషయాన్ని బూట్స్ట్రాప్ చేస్తున్నారని మరియు కొంత శక్తి ని ప్రేరేపిస్తుందని మీరు చూడవచ్చు ఈ కాయిల్ ద్వారా ప్రేరేపించబడిన induce చేయబడిన కొంత వోల్టేజ్ ఇక్కడ ఈ బోర్డును ఇక్కడ పవర్ చేస్తుంది ఈ బ్లాక్ లో నేను ఇక్కడ చూపించిన చాలా తెలివైన పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్ ను ఉంచడం ద్వారా మీరు చాలా తెలివైన పవర్ మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి నేను దీన్ని "స్మార్ట్" అని పిలుస్తాను నేను చాలా స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ బ్లాక్ను ఇక్కడ ఉంచాను మరియు సెన్సింగ్ కోసం ఈ 'NRF' కు తిరిగి విద్యుత్తును సరఫరా చేస్తాను సెన్సింగ్ 'అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్' 'analog' to 'digital' 'conversion' 'ఎడిసి పోర్ట్స్ 'ADC ports' లేదా డిజిటల్ సెన్సార్ అయిన SPI I2C ద్వారా కావచ్చు ఈ నిర్దిష్ట సందర్భంలో నేను 'ADC' ని ఉపయోగిస్తున్నాను హాల్ సెన్సార్ అవుట్పుట్ నేరుగా ఇక్కడ ఈ 'ADC' కి కనెక్ట్ చేయబడింది మరియు ఇది వాస్తవానికి బాల్ బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రతను సూచించే 'ఏ సాంపిల్స్' 'ADC' samples ను కొలుస్తుంది ఇది అద్భుతమైనది కాబట్టి ఇది మంచి IoT వ్యవస్థ యొక్క సారాంశం మీరు ఒక నిర్దిష్ట పరామితిని కొలిచే మార్గాలను ఎక్కడ చూడాల్సి వస్తుందో మీరు ఉహించవచ్చు దీని కోసం మీరు డిజైన్ ప్రత్యామ్నాయాలను చూడాలి ప్రతిసారీ మీరు IoT కోసం డిజైన్ చెప్పినప్పుడు మీరు ప్రత్యామ్నాయాలను చూస్తారు ఎందుకంటే ఉత్తమమైన డిజైన్ ఏదీ లేదు నిర్దిష్ట అనువర్తనం కోసం ఆప్టిమైజ్ చేయడానికి మీరు మీ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వాడాలి కానీ చాలా ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు మరియు ఇది అలాంటి ప్రత్యామ్నాయం ఇప్పుడు మీరు ఇవన్నీ చూసినప్పుడు ఇది బాగా కనిపిస్తుంది మరియు బేరింగ్ ఉష్ణోగ్రత గురించి మొత్తం విషయం కొలిచే ఏకైక మార్గం ఇదే కాని నేను ఇతర కొలత పద్ధతులను ఎందుకు ఉపయోగించడం లేదు ఇప్పుడు మీరు 'ఐఆర్ ఉష్ణోగ్రత సెన్సార్లను" IR temperature sensor' ప్రత్యేకంగా నాన్ ఇన్వాసివ్ 'ఐఆర్ టెంపరేచర్ సెన్సార్' 'IR temperature sensor' ను ఉపయోగించగల బేరింగ్ తో సంబంధం లేకుండా బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలవాలనుకునే అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాన్ని చూద్దాం కాబట్టి మన దృష్టిని ఇక్కడ ఉన్న మరొక రకమైన సెన్సార్కి మారుద్దాం మరియు ఇది పానాసోనిక్ అనే సంస్థ నుండి వచ్చిన సెన్సార్ ఇది 'పానాసోనిక్ గ్రిడ్ ఐ' 'Panasonic grid EYE' 'ఐ సెన్సార్' 'EYE sensor' అనేది 8 ✕ 8 సెన్సార్ అంటే ఉష్ణోగ్రత కొలత యొక్క ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఒక నిర్దిష్ట పరిధిని కవర్ చేసే 64 పిక్సెల్లు ఉన్నాయి ఈ గ్రిడ్ ఐ సెన్సార్ మొత్తం మైక్రోకంట్రోలర్తో ఎలా ఇంటర్ఫేస్ చేయబడింది ఇది ప్రామాణిక మార్గం మీకు మైక్రోకంట్రోలర్ బ్లాక్ ఉంది ఈ చిత్రంలోని డిజిటల్ కమ్యూనికేషన్ బ్లాక్ గురించి నేను ఇంతకు ముందు మీకు ప్రస్తావించాను ఇక్కడ మీరు డిజిటల్ కమ్యూనికేషన్ మాడ్యూల్ గురించి మాట్లాడవచ్చు ఇది SPI ద్వారా లేదా I2C ద్వారా కావచ్చు ఇది ఇంటర్ ఐసి కమ్యూనికేషన్'inter IC communication' తప్ప మరొకటి కాదు 'I2C' ను 'ఇంటర్ ఐసీ కమ్యూనికేషన్"inter IC communication' అంటారు 'SPI'అనేది 'సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ serial peripheral interface' ఇది మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్న వ్యవస్థల మధ్య 3 లేదా 4 వైర్లను భౌతికంగా ఉపయోగిస్తుంది మరియు 'I2C' 2 వైర్లను ఉపయోగిస్తుంది కాబట్టి ఈ మైక్రోకంట్రోలర్ ఈ గ్రిడ్ ఐకి I2C ఇంటర్ఫేస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తోంది అంటే మీరు ఈ గీత ని చెరిపివేసి ఇక్కడ 2 గీతాలతో భర్తీ చేయవచ్చు మరియు ఇది గ్రిడ్ EYE సెన్సార్ ఇప్పుడు నేను ఈ నిర్దిష్ట కొలతలను తీసుకుంటాను నేను ఇక్కడ 'VDD' కి కనెక్ట్ చేయాల్సిన వాటికి దీన్ని తీసివేస్తాను మరియు ఇది 'గ్రౌండ్' 'ground కాబట్టి దీనికి కూడా పవర్ అవసరం కాబట్టి 'VDD' మీకు ఇక్కడ అవసరం ఈ 2 లైన్లు వాటితో అనుబంధించబడిన పేర్లను కలిగి ఉన్నాయి 'I2C one' తో అనుబంధించబడినదాన్ని 'SCL' మరియు 'SDA' అంటారు "SCL' ' 'సీరియల్ క్లాక్' 'serial clock' ను సూచిస్తుంది కాబట్టి దీనిని 'ఎస్సీఎల్' అని పిలుద్దాం మరియు ఇది 'ఎస్డీఏ' ఇవి 'VDD' కి 2 పుల్ అప్ రెసిస్టర్లు ఈ 2 రెసిస్టర్ ల యొక్క విలక్షణ విలువలను మనం చూడవచ్చు మరియు మనం వెళ్లేటప్పుడు ఈ పుల్ అప్ రెసిస్టర్లు అవసరమని మరియు 'ఎస్సీఎల్' క్లాక్ 'ఎస్డీఏ' అనేది మైక్రోకంట్రోలర్కు 'గ్రిడ్ ఐ' మధ్య ప్రవహించే డేటా ఇది ఒక సాధారణ మైక్రోకంట్రోలర్ ఇది క్లాక్ ద్వారా గ్రిడ్ ఐ సెన్సార్ కు ఆదేశాన్ని ఇస్తుంది ఇది అవసరమైన ఇంటర్ఫేస్ ఈ సెటప్కు తిరిగి వెళితే నేను ఇక్కడ చూపించిన ఈ మొత్తం విషయం వాస్తవ ఆచరణలో ఎలా గ్రహించబడుతుందో చూడవచ్చు ఈ హార్డ్వేర్ను చూద్దాం ఈ హార్డ్వేర్ ఇక్కడ ఈ పానాసోనిక్ సెన్సార్ ఉందని మీరు చూడవచ్చు ఇది గ్రిడ్ ఐ సెన్సార్ ఇది ప్రామాణికమైన 'ఆర్డునో బోర్డు"Arduino board' మరియు ఇది నేను మాట్లాడుతున్న మైక్రోకంట్రోలర్ బోర్డు ఇది వాటిలో 2 మధ్య ఉన్న ఇంటర్ఫేస్ మరియు మీరు ఈ 'I2C' డ్రైవర్ను అభివృద్ధి చేసి మీరు కొలవాలనుకునే ఏదైనా ఉపరితలంపై దృష్టి పెడితే మీరు నేను ఇక్కడ చూపిస్తున్న 64 పిక్సెల్ ఎలెమెంట్స్ ను చూస్తారు మీరు చూసే ఈ 64 గ్రిడ్ ఐ పిక్సెల్ ఎలిమెంట్స్ ఉష్ణోగ్రతను సూచిస్తున్నాయి మరియు నేను 'గ్రిడ్ ఐ సెన్సార్' దిశను మార్చుకుంటే ఇది కూడా మారుతుంది మొదట ఒక నిర్దిష్ట దిశలో ఈ 'గ్రిడ్ ఐ సెన్సార్'పై దృష్టి పెడదాం ఈ గ్రిడ్ ఐ సెన్సార్పై దృష్టి పెడదాం గ్రిడ్ ఐ సెన్సార్ను ఇలా ఉంచాను ఇప్పుడు ఇక్కడ స్నాప్షాట్ చూద్దాం ఇప్పుడు మనం గ్రిడ్ ఐ సెన్సార్ వైపు తిరిగి చూద్దాం ఇప్పుడు మనం అక్కడ చూద్దాం మీరు వీటిలో ప్రతిదాన్ని చూడవచ్చు మరియు మీరు వాటిని లెక్కించవచ్చు 64 పిక్సెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఉష్ణోగ్రతను సూచించే మంచి రంగులు ఉన్నాయి మరియు రంగులు వాస్తవానికి సాపేక్షంగా ఉంటాయి ప్రతి పిక్సెల్ ఎలిమెంట్ యొక్క ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాలలో మారుతున్నట్లు మీరు చూడవచ్చు ఉదాహరణకు మొదటి పిక్సెల్ ఎలిమెంట్ 1 డిగ్రీ 35 34 ద్వారా మారుతోంది మరియు రెండవ పిక్సెల్ ఎలిమెంట్ వాస్తవానికి 36 కి మారుతోంది తప్పనిసరిగా ఇది మీకు ఉష్ణోగ్రత విలువల శ్రేణిని ఇస్తుంది దానిపై ఇది నిజంగా ఉష్ణోగ్రతను కొలుస్తుంది ఇప్పుడు ఈ రకమైన గ్రిడ్ ఐ సెన్సార్ యొక్క స్పెసిఫికేషన్ ఏమిటి అని మీరు అడగవచ్చు దాని కోసం మీరు చూడవలసిన ముఖ్యమైన వివరాలను చూడండి మీరు గమనించాల్సిన మొదటి విషయం ఏమిటంటే అటువంటి సెన్సార్ యొక్క విద్యుత్ వినియోగం ఎంత నేను ఏమి చేసానంటే నేను దీన్ని 3 3 వోల్ట్ల వద్ద ఆపరేట్ చేసాను మరియు ఈ సెన్సార్ యొక్క ప్రస్తుత విద్యుత్ వినియోగం నార్మల్ మోడ్ లో 4 సెన్సార్ మద్దతిచ్చే ఇతర మోడ్లు ఉన్నాయి అవి ప్రస్తుతానికి పెద్దగా ఉపయోగపడవు ఈ ప్రత్యేకమైన విషయాన్ని చూడటం ద్వారా మీరు పవర్ నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి పరిపూర్ణత కోసం ఈ 3 స్పెసిఫికేషన్లను వ్రాస్తాను ఈ 3 సంఖ్యలను నార్మల్ మోడ్ లో 4 5 mA స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడు 0 2 mA ఇది స్లీప్ మోడ్ లో ఉంది మరియు స్టాండ్బై మోడ్ అని పిలువబడే 0 8 mA ను ఉంచండి 2 ఇతర మోడ్లు ఉన్నప్పుడే మేము ఈ ప్రత్యేకమైన నార్మల్ మోడ్ ను పరిశీలిస్తాము కానీ ఈ మోడ్లు ఎందుకు ముఖ్యమైనవి ముఖ్యంగా మీరు IoT ల కోసం IoT డిజైన్ గురించి మాట్లాడేటప్పుడు మరియు మీరు ప్రాథమికంగా భౌతిక వాతావరణాలను గ్రహించి మీరు వాటిని బ్యాటరీ ల నుండి నడుపుతున్నప్పుడు ఈ బ్యాటరీలు ఎంతకాలం మన్నుతాయి అనే దాని గురించి మీరు నిజంగా ఆందోళన చెందాలి ఎందుకంటే ఈ బ్యాటరీలు ఖర్చుతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈ పరికరాలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పర్యవేక్షించే లేదా అమలు చేయబడే సమయాన్ని పెంచుకోకపోతే మీరు లైఫ్ టైం పెంచుకోకపోతే భారీ IoT డిప్లొయిమెంట్ కు భారీ వ్యయం అవుతుంది మీరు చాలా పెద్ద ఎత్తున చూసినప్పుడు కొన్నిసార్లు విలువైనది కాకపోవచ్చు ప్రజలు వాస్తవానికి దీని గురించి మాట్లాడుతున్నారు 2020 నాటికి బిలియన్ల పరికరాల గురించి మాట్లాడే అధ్యయనాలు ఉన్నాయి కొన్ని నివేదికలు 20 బిలియన్లు కొన్ని నివేదికలు 50 బిలియన్లు అని చెప్పారు కాబట్టి భారీ సంఖ్యలో పరికరాలు ఉంటాయని సూచించే నివేదికలు ఉన్నాయి మరియు ఈ పరికరాలలో ప్రతి ఒక్కటి బ్యాటరీ లను ఉపయోగించి శక్తిని పొందుతాయి ఈ కోర్సులో నేను సమాధానం చెప్పే ప్రశ్న బ్యాటరీ గురించి మీరు ఆసక్తికరంగా ఏదైనా చేయగల ఏకైక మార్గం మీరు పర్యావరణం నుండే శక్తిని సేకరించడం అని మేము ఇప్పటికే వివరించాము కాబట్టి మీరు వ్యవస్థ నుండే శక్తిని సేకరించగల మంచి అవకాశాన్ని మేము తెర తీసాము మొదట శక్తిని సేకరించే మొత్తం స్వరసప్తకాన్ని మరింత నిర్మాణాత్మకంగా చూద్దాం కానీ మీరు ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు 4 5 mA నార్మల్ మోడ్ స్లీప్ మోడ్ మరియు స్టాండ్బై మోడ్ యొక్క ఈ పారామితులను చూడాలి ఎందుకంటే మీరు సెన్సార్తో సహా పూర్తి IoT సిస్టమ్ యొక్క విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలనుకుంటున్నారు కాబట్టి మేము 4 5 వోల్ట్ల వద్ద పనిచేస్తున్నాము మరియు మేము 4 5 mA ను తీసుకుంటున్నాము మీరు సరళమైన గుణకారం చేస్తే ఇది మీకు 12 మిల్లీవాట్లు ప్లస్ 1 5 మిల్లీవాట్లు 4 ను 3 తో గుణించి 12 మిల్లీవాట్లు 5 ని గుణించడం 3 తో 1 5 మిల్లీవాట్లు నేను రెండింటినీ జోడిస్తే అది నాకు 13 5 మిల్లీవాట్లు ఇస్తుంది 5 మిల్లీవాట్లు అంత తక్కువ పవర్ ఏమి కాదు మీరు దీన్ని ఎల్లప్పుడూ స్విచ్ ఆన్ లో ఉంచవచ్చు మీరు దీన్ని స్టాండ్బై మోడ్కు మరియు స్లీప్ మోడ్కు మార్చగల ఎంపికలను చూడాలనుకోవచ్చు స్లీప్ మోడ్ చాలా బాగుంటుంది మీరు పరికరాన్ని ఉపయోగించకపోతే అది ఎక్కువ పవర్ ని తీసుకోదు